Jitendra Kumar Department of Mathematics Indian Institute of Technology Kharagpur ఉపన్యాసం 15 కాంపోజిట్ అండ్ హోమోజీనియస్ ఫంక్షన్స్ Composite and Homogeneous Functions ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ I పై ఉపన్యాసాలకు తిరిగి స్వాగతం ఇది ఉపన్యాసం సంఖ్య 15 ఈ రోజు మనం కాంపోజిట్ ఫంక్షన్స్ మరియు హోమోజీనియస్ ఫంక్షన్ల గురించి చర్చిస్తాము కాబట్టి కాంపోజిట్ ఫంక్షన్స్ అంటే ఏమిటి ఇక్కడ మనం ఫంక్షన్ ను zfx y గా తీసుకుంటే అప్పుడు ఇది రెండు వేరియబుల్స్ x మరియు y లలో ఫంక్షన్ అవుతుంది ఇప్పుడు మనం x y లు t మీద ఆధారపడతాయనుకుందాం కాబట్టి మనం x ను ∅ తో మరియు y ను ψ తో సూచిస్తున్నాము లేదా x మరియు y లు రెండు వేరియబుల్స్ u v లలో ఫంక్షన్లు కావచ్చు దీనిని ఈక్వేషన్ 1 గా దీనిని ఈక్వేషన్ 2 గా మరియు దీనిని ఈక్వేషన్ 2 గా పిలుద్దాం ఇప్పుడు ఈక్వేషన్ 1 మరియు 2 లు కలిసి లేదా ఈక్వేషన్ 1 మరియు ఈక్వేషన్ 2 లు కలిసి z ని t లలో లేదా u మరియు v లలో కాంపోజిట్ ఫంక్షన్ గా నిర్వచించబడుతుందని చెప్పబడింది కాబట్టి ఇక్కడ మనం ప్రాథమికంగా ఏమి చర్చిస్తాం ఉదాహరణకు మనం t కి సంబంధించిన z యొక్క డెరివేటివ్ ని పొందాలనుకుంటున్నాము ఎందుకంటే ఈ మొదటి సందర్భంలో మనం ఈక్వేషన్ 1 మరియు ఈక్వేషన్ 2 లు తీసుకుంటున్నప్పుడు ఈ z x మరియు y మీద ఆధారపడి ఉంటుంది కానీ x మరియు y లు మళ్ళీ t మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ప్రాథమికంగా ఈ z t లలో ఫంక్షన్ అవుతుంది తర్వాత ఇక్కడ మనం t కి సంబంధించిన z యొక్క డెరివేటివ్ ని నిర్వచించవచ్చు కాబట్టి ఈ ఫంక్షన్ లో x మరియు y విలువలను ప్రతిక్షేపించకుండానే ఈ z యొక్క డెరివేటివ్ ని ఎలా పొందాలో మనం ఒక ఫార్ములా ని పొందుతాము తర్వాత దీనిని t లలో ఫంక్షన్ గా మార్చి మనం డెరివేటివ్ ని కనుక్కుంటాము కానీ ఈ ఫంక్షన్ f యొక్క పార్షియల్ డెరివేటివ్ లను ఉపయోగించే ఒక డైరెక్ట్ ఫార్ములాని మనం కనుక్కుంటాము ఇక్కడ f రెండు వేరియబుల్స్ x మరియు y లలో ఫంక్షన్ ఇక్కడ x మరియు y లు t లలో ఫంక్షన్లు మరియు ఇవి ∅ మరియు t లతో సూచించబడ్డాయి మరియు ఈ ఫంక్షన్ fx y లో x మరియు y లను t లలో ప్రతిక్షేపించకుండానే నేరుగా ఈ z యొక్క డెరివేటివ్ ని పొందడానికి మనం ఈ ఫంక్షన్ ల యొక్క డెరివేటివ్ ని కూడా ఉపయోగిస్తాము z fx y లో x ∅u v మరియు y u v అయినప్పుడు కూడా మనం ఇదే ప్లాన్ ను కలిగి వుంటాము కాబట్టి మొదటి కేస్ ను తీసుకుందాం ఇక్కడ z కంటిన్యూస్ పార్షియల్ డెరివేటివ్ లను కలిగి ఉంటుందనుకుందాం లేదా డిఫరెన్ష్యబుల్ అవుతుందని కూడా మనం తీసుకోవచ్చు కాబట్టి ఈ fx y డిఫరెన్ష్యబుల్ అవుతుంది మరియు మనం x ∅ మరియు y ψ లు కంటిన్యూస్ డెరివేటివ్ లను కలిగి ఉంటాయని లేదా మళ్ళీ అవి డిఫరెన్ష్యబుల్ ఫంక్షన్స్ అవుతాయని అనుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మనం dzdt కి ఈ ఫార్ములాను పొందవచ్చు కాబట్టి t కి సంబంధించిన z యొక్క డెరివేటివ్ అర్థవంతంగా ఉంటుంది ఎందుకంటే x మరియు y లు t లో ఫంక్షన్లు కాబట్టి ప్రాథమికంగా ఈ z t లో ఫంక్షన్ అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఈ ఫార్ములా నుండి మనం ఆర్డినరీ డెరివేటివ్ dzdt ను ∂z∂xdxdt∂z∂ydydt గా పొందుతాము ఇందులో మొదటిది x కి సంబంధించిన z యొక్క పార్షియల్ డెరివేటివ్ కాబట్టి ఇక్కడ మనం f అనేది రెండు వేరియబుల్స్ x మరియు y లలో ఫంక్షన్ అని ఉపయోగిస్తున్నాము కాబట్టి ఇక్కడ మనం x కి సంబంధించిన f యొక్క పార్షియల్ డెరివేటివ్ లను తీసుకుంటాము మరియు దానిని t కి సంబంధించిన x యొక్క డెరివేటివ్ తో గుణిస్తాము కాబట్టి ఇది మళ్ళీ ఆర్డినరీ డెరివేటివ్ అవుతుంది ఎందుకంటే x ఒక వేరియబుల్ t లలో ఫంక్షన్ మరియు ఇక్కడ మనం చైన్ రూల్ ని ఉపయోగిస్తాము ఎందుకంటే z లో y లు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం y కి సంబంధించిన z యొక్క పార్షియల్ డెరివేటివ్ dydt తో కలిగి ఉంటాము కాబట్టి ఇప్పుడు మనం ఈ ఫార్ములాను పొందుతాము కాబట్టి మనం z fx y అని అనుకుంటాము మరియు x ను ∅t తో y ను t తో సూచిస్తాము కాబట్టి ఇది నిర్వచనం ప్రకారం కాంపోజిట్ ఫంక్షన్ అవుతుంది ఈ అన్ని ఫంక్షన్ లు z ∅ మరియు ψ ల యొక్క డిఫరెన్ష్యబిలిటీ ని మనం ఇప్పటికే చూశాం కాబట్టి z యొక్క డిఫరెన్ష్యబిలిటీ ని మనం ∆z zx ∆xzy ∆y1∆x2∆y గా వ్రాయవచ్చు ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ ను రెండు వైపులా ∆t తో భాగించినట్లయితే మనం zt ∂z∂xxt ∂z∂yyt 1xt 2yt ని పొందుతాము ఇప్పుడు మనం లిమిట్ ను ∆t→0 గా తీసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది కాబట్టి ∆t→0 అంటే ∆x→0మరియు ∆y→0 అని అర్థం ఎందుకంటే ఈ x మరియు y లు t లలో ఫంక్షన్లు మరియు t లో ఎలాంటి మార్పు లేదు కాబట్టి సహజంగా ∆x మరియు ∆y లు కూడా 0 అవుతాయి ఇక్కడ ∆x మరియు ∆y లు x మరియు y లలో ఇంక్రిమెంట్లు కాబట్టి మనం ఈ ఎక్స్ప్రెషన్ లో లిమిట్ ను ∆t→0 గా తీసుకుంటాము కాబట్టి డెరివేటివ్ యొక్క నిర్వచనం ప్రకారం ఈ zt dzdt అవుతుంది మరియు ఈ ∂z∂x లో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి అది అంతే ఉంటుంది తర్వాత xt t కి సంబంధించిన x యొక్క డెరివేటివ్ dxdt అవుతుంది అలాగే yt విలువ dydt అవుతుంది కాబట్టి ఈ పార్షియల్ డెరివేటివ్ లు ఎగ్జిస్ట్ అవుతాయని మరియు వాటి విలువ పరిమిత సంఖ్యలు అని అనుకోండి కాబట్టి ∆x మరియు ∆y లు 0 కి వెళ్లేటప్పుడు ఈ 1 మరియు 2 లు 0 కి వెళ్తాయి మరియు ఈ ఎక్స్ప్రెషన్ లోని 1xt మరియు 2yt లు రెండూ 0 అవుతాయి కాబట్టి ఈ మూడు పదాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి కాబట్టి dzdt ని మనం z యొక్క పార్షియల్ డెరివేటివ్స్ మరియు x y ల ఆర్డినరీ డెరివేటివ్ ల పరంగా నేరుగా కనుక్కోవచ్చు కాబట్టి మనం ఈ సాధారణ కేసు అంటే x మరియు y లు ఈ రెండు వేరియబుల్స్ u మరియు v లలో ఫంక్షన్ లు అయినప్పుడు ఈ కాంపోజిట్ ఫంక్షన్ ల యొక్క అవకలనం ను చూద్దాం ఈ సందర్భంలో పైన చెప్పిన విధంగానే ఫార్ములా ఉంటుందని మనం నిరూపించవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ ∂z∂u విలువను x మరియు y ల యొక్క పార్షియల్ డెరివేటివ్ ల పరంగా పొందుతాము ఎందుకంటే ఇక్కడ x y లు u v లలో ఫంక్షన్లు కాబట్టి వీటన్నింటిని ఈ ఫంక్షన్ లో ప్రతిక్షేపించకుండానే మనం u కి సంబంధించిన z యొక్క పార్షియల్ డెరివేటివ్ ను పొందుతాము మనం ఈ ఫార్ములాను ఉపయోగించి u కి సంబంధించిన z యొక్క పార్షియల్ డెరివేటివ్ ను x కి సంబంధించిన z యొక్క పార్షియల్ డెరివేటివ్ మరియు u కి సంబంధించిన x యొక్క పార్షియల్ డెరివేటివ్ ల లబ్దం ప్లస్ y కి సంబంధించిన z యొక్క పార్షియల్ డెరివేటివ్ మరియు u కి సంబంధించిన y యొక్క పార్షియల్ డెరివేటివ్ ల లబ్దం గా పొందుతాము అదేవిధంగా ∂z∂v కొరకు కూడా ఇదే ఫార్ములాని ఉపయోగిస్తాము కానీ u కి బదులుగా v తో భర్తీ చేయబడుతుంది కాబట్టి z ను u కి సంబంధించి అవకలనం చేసినప్పుడు మనం ఈ రెండు చోట్లా u ని పొందుతాము మరియు అలాగే v కి సంబంధించి అవకలనం చేసినప్పుడు ఈ రెండు చోట్లా v ని పొందుతాము u కి సంబంధించి x y లను పాక్షిక అవకలనం చేసినప్పుడు మనం u ని పొందుతాము అలాగే v ని కూడా పొందుతాము కాబట్టి తర్వాత దానికి వెళ్దాం దీని ఆధారంగా కొన్ని ప్రాబ్లం లను సాల్వ్ చేద్దాం ఉదాహరణకు మనం z xy అనే ఫంక్షన్ ను తీసుకుందాం ఇక్కడ x మరియు y లు t లలో ఫంక్షన్ లు మరియు x cost y sint గా నిర్వచించబడ్డాయి ఇప్పుడు ఇక్కడ మనం dzdt ని కనుక్కోవాలనుకుంటున్నాము ఇక్కడ డైరెక్ట్ మెథడ్ ఏమిటంటే ఈ x మరియు y విలువలను ఈ ఫంక్షన్ లో ప్రతిక్షేపించడం వల్ల మనం z ను నేరుగా t లలో పొందుతాము తర్వాత దానిని అవకలనం చేయడం ద్వారా మనం dzdt ని పొందుతాము కానీ ఇక్కడ z x y లలో ఫంక్షన్ మరియు ఈ x y లు t లలో ఫంక్షన్ లు కాబట్టి మనం కాంపోజిట్ ఫంక్షన్ ల ఆలోచనను పైన పొందిన ఫార్ములాతో అనుసరిస్తాము కాబట్టి ఫార్ములా ప్రకారం dzdt విలువ x కి సంబంధించిన z యొక్క పార్షియల్ డెరివేటివ్ మరియు dxdt ప్లస్ y కి సంబంధించిన z యొక్క పార్షియల్ డెరివేటివ్ మరియు dydt అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి మనం ఏమి పొందుతాము ∂z∂x ని పొందుతాము z xy కాబట్టి z ను x కి సంబంధించి పాక్షిక అవకలనం చేసినప్పుడు ∂z∂x విలువ y మాత్రమే అవుతుంది మరియు x cost కాబట్టి dxdt విలువ -sint అవుతుంది అదేవిధంగా ఇక్కడ ∂z∂y విలువ x dydt అవుతుంది ఇక్కడ y sint కాబట్టి dydtcost అవుతుంది y sint కాబట్టి ఇక్కడ మనం sin2t ని పొందుతాము మరియు x cost కాబట్టి ఇక్కడ మనం cos2t ని పొందుతాము కాబట్టి ఇది t కి సంబంధించిన z యొక్క డెరివేటివ్ అవుతుంది ఇక్కడ మనం ఈ x y విలువలను ఈ ఫంక్షన్ లో ప్రతిక్షేపించకుండానే ఈ డెరివేటివ్ లను పొందవచ్చు దీనిని ఇంకా సులభంగా రాయడం ద్వారా మనం cos2t ని పొందుతాము z xy గా ఇవ్వబడింది మరియు ఇక్కడ x cost y sint కాబట్టి నేను చెప్పినట్లుగా ఈ x y విలువలను ఈ ఫంక్షన్ లో ప్రతిక్షేపించడం ద్వారా మనం z ను t లలో ఫంక్షన్ గా పొందుతాము దీనినుండి మనం dzdt ని పొందవచ్చు కాబట్టి దీనిని మనం 122cost sintగా వ్రాయవచ్చు మరియు దీని విలువ 12sin2t అవుతుంది తర్వాత మనం t కి సంబంధించి దీనిని అవకలనం చేసినప్పుడు sin2t డెరివేటివ్ cos2t 2 అవుతుంది తర్వాత ఇక్కడ ఉన్న ఈ 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనం cos2t ని నేరుగా పొందుతాము కానీ ఇక్కడ మనం కాంపోజిట్ ఫంక్షన్ యొక్క అవకలనం అనే ఆలోచన ను ఉపయోగించాము మరియు ఈ ఫార్ములా ద్వారా మనం ఈ x మరియు y విలువలను ఈ ఫంక్షన్ లో ప్రతిక్షేపించకుండానే పార్షియల్ డెరివేటివ్ ల యొక్క సహాయంతో నేరుగా మనం t కి సంబంధించిన z యొక్క డెరివేటివ్ ని పొందవచ్చు ఇప్పుడు మనం ఇంకొక ప్రాబ్లమ్ ని చూద్దాం ఇక్కడ మనం z ని మళ్ళీ xy గా తీసుకుందాం ఇక్కడ x y లను రెండు వేరియబుల్స్ u మరియు v లలో ఫంక్షన్ లు గా తీసుకుందాం తర్వాత మనం u మరియు v లకు సంబంధించిన z యొక్క పార్షియల్ డెరివేటివ్ ల మధ్య వ్యత్యాసాన్ని x మరియు x కి సంబంధించిన z యొక్క పార్షియల్ డెరివేటివ్ ల లబ్దం మైనస్ y మరియు y కి సంబంధించిన z యొక్క పార్షియల్ డెరివేటివ్ ల లబ్దం గా చూపిస్తాము z x y లలో ఫంక్షన్ కాబట్టి పైన పొందిన ఫార్ములాతో మనం u కి సంబంధించిన z యొక్క పార్షియల్ డెరివేటివ్ లను x మరియు y లకి సంబంధించిన z యొక్క పార్షియల్ డెరివేటివ్ మరియు u కి సంబంధించిన x మరియు y ల యొక్క పార్షియల్ డెరివేటివ్ లలో పొందుతాము కాబట్టి ఇక్కడ ఇది u అయితే అక్కడ రెండు పదాలలో అంటే u కి సంబంధించిన x y ల యొక్క డెరివేటివ్ లలో u ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఇది ∂z∂x అవుతుంది ఎందుకంటే ఇక్కడ z ను x y లలో ఫంక్షన్ గా తీసుకున్నాం అంతే కానీ ఫంక్షన్ విలువ ఎంత అని ఇవ్వలేదు కాబట్టి x కి సంబంధించిన z యొక్క పార్షియల్ డెరివేటివ్ వస్తుంది మరియు ∂x∂u కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ x అంటే ఏమిటి కాబట్టి మనం u కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ ని తీసుకుంటే అంటే v ని స్థిరాంకం గా తీసుకొని కాబట్టి ఈ పదం e v స్థిరాంకం గా పరిగణించబడుతుంది కాబట్టి u కి సంబంధించిన x యొక్క పార్షియల్ డెరివేటివ్ eu అవుతుంది తర్వాత ∂z∂y∂y∂u ఉన్నాయి ఇక్కడ y e uev కాబట్టి u కి సంబంధించిన y యొక్క పార్షియల్ డెరివేటివ్ ను మనం e u గా పొందుతాము మరియు v కి సంబంధించిన z యొక్క పార్షియల్ డెరివేటివ్ కు మళ్ళీ ఇదే ఫార్ములాను ఉపయోగిస్తాము కాకపోతే ఇక్కడ u కి బదులుగా v ని ప్రతిక్షేపిస్తాము తర్వాత v కి సంభందించిన x యొక్క పార్షియల్ డెరివేటివ్ ను తీసుకున్నప్పుడు అది e v అవుతుంది కాబట్టి మనం e v ని పొందుతాము తర్వాత మనం v కి సంబంధించిన y యొక్క పార్షియల్ డెరివేటివ్ ∂y∂v ని కలిగి ఉంటాము కాబట్టి ∂y∂v విలువ ev అవుతుంది ఇప్పుడు మనం ఈ రెండు పార్షియల్ డెరివేటివ్ ల మధ్య వ్యత్యాసాన్ని పొందాలనుకుంటున్నాము కాబట్టి మనం ఈ వ్యత్యాసాన్ని ఇక్కడ తీసుకుంటాము తర్వాత ∂z∂x ఇక్కడ పాజిటివ్ అవుతుంది ∂z∂x ని కామన్ తీసినప్పుడు ఇది eue v అవుతుంది అదేవిధంగా ఇక్కడ మనం ఈ రెండు పదాలలో నుండి ∂z∂y ను మైనస్ సైన్ తో కామన్ తీయవచ్చు కాబట్టి మళ్ళీ e uev ఇక్కడ వ్రాసినట్లుగా వస్తుంది తర్వాత eue v విలువ x మరియు e uev విలువ y కాబట్టి ఇక్కడ x y లను రాస్తాము కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా కావలసిన పదం ను పొందుతాము కాబట్టి ఇది x∂z∂x y∂z∂y అవుతుంది ఈ ఉపన్యాసం లోని మరొక భాగం హోమోజీనియస్ ఫంక్షన్లను నిర్వచించడం కాబట్టి హోమోజీనియస్ ఫంక్షన్ లు అంటే ఏమిటో ఇప్పుడు మనం నేర్చుకుందాం x y లలో ఉన్న ఎక్స్ప్రెషన్ ను n వ ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్ అని చెప్పాలంటే దానిని xn మరియు yx లలో ఉన్న ఫంక్షన్ గా వ్యక్తీకరించగలగాలి అప్పుడు ఆ ఫంక్షన్ ను మనం n వ ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్ అని పిలుస్తాము ఇక్కడ ఈ n చాలా ముఖ్యం కాబట్టి మనం ఈ xn ని బయటకు తీసుకురాగలిగితే మిగిలిన పదం ను yx లలో ఫంక్షన్ గా వ్రాయవచ్చు తర్వాత అటువంటి ఎక్స్ప్రెషన్ ను మనం n వ ఆర్డర్ హోమోజీనియస్ ఎక్స్ప్రెషన్ లేదా మనం నిర్వచించగల ఫంక్షన్ ల పరంగా పిలుస్తాము కాబట్టి ఒక ఫంక్షన్ fx y ను n వ ఆర్డర్ హోమో జీనియస్ ఫంక్షన్ అని చెప్పాలంటే x ను tx తో మరియు y ని ty తో భర్తీ చేసినప్పుడు మనం tn ను ఫంక్షన్ నుండి బయటకు తీసుకురాగలగాలి అంటే tn fx y గా వ్రాయగలగాలి అప్పుడు మనకు మళ్లీ n వ ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్ అనే భావన ఉంటుంది కాబట్టి మనం అటువంటి ఫంక్షన్ ను n వ ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్ అని పిలుస్తాము కాబట్టి ఇవి హోమోజీనియస్ ఫంక్షన్లకు ఉదాహరణలు కాబట్టి మనం ఉదాహరణ కు fxy ని a0xn a1xn 1y a2xn 2y2 anyn గా తీసుకుందాం కాబట్టి ఇప్పుడు మనం దీనిని n వ ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్ అని గమనించాము n వ ఆర్డరే ఎందుకంటే మనం ఈ పదాలన్నింటి నుండి xn ను బయటకు తీసుకుంటే ఇక్కడ మనం ఏమి పొందుతాము ఈ మొదటి పదం a0 అవుతుంది ఎందుకంటే xn ని మనం బయటకు తీశాము కాబట్టి ఇప్పుడు మనం ఈ రెండవ పదం నుండి మళ్ళీ xnను బయటకు తీస్తాము కాబట్టి ఇక్కడ మనం a1y ను x తో భాగించాలి కాబట్టి ఇది a1yx అవుతుంది ఇప్పుడు మనం ఈ మూడవ పదం నుండి మరలా xn ను బయటకు తీస్తాము అప్పుడు ఇక్కడ x 2ఉంటుంది కాబట్టి ఇక్కడ మూడవ పదంగా a2y2x2ను పొందుతాము అలాగే మిగిలిన పదాలను పొందుతాము చివరి పదం లో anyn ఉంది దాని నుండి xnని కామన్ తీసినప్పుడు మనం anynxn ని పొందుతాము ఇక్కడ ఉన్న అన్ని పదాలలో yx ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ ని మనం yx లలో ఫంక్షన్ గా సూచించవచ్చు ఎందుకంటే ఈ అన్ని పదాలలో y మరియు x ఎక్సపోనెంట్ లు ఒకటే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ ఫంక్షన్ ను మనం yx లలో ఫంక్షన్ గా పరిగణించవచ్చు మరియు xnబయట ఉంది అందువల్ల ఇది n వ ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుంది అదే విధంగా మనం fx y yxyXను పరిగణలోకి తీసుకుందాం ఈ సందర్భంలో కూడా మనం దీనిని x యొక్క ఎక్సపోనెంట్ మరియు మిగిలిన దానిని yx లలో ఫంక్షన్ గా వ్రాయవచ్చు ఇది చాలా సులభం ఎందుకంటే ఇక్కడ నుండి మనం xను బయటకు తీయవచ్చు ఈ సందర్భంలో మనం లవం లో x yx1 ను మరియు హారం లో x yx 1 ను పొందుతాము కాబట్టి ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది మరియు ఈ ఎక్స్ప్రెషన్ ను మనం yx లలో ఫంక్షన్ గా పరిగణించవచ్చు తర్వాత దీని నుండి మనం x 12 ను పొందుతాము కాబట్టి దీనిని మనం x 12 మరియు yx లలో ఫంక్షన్ గా వ్రాయవచ్చు ఎందుకంటే ఈ అన్ని పదాలలో yx కలసి వస్తుంది ఈ సందర్భంలో ఇక్కడ మనం x 12 ని పొందుతాము కాబట్టి ఇది 12 ఆర్డర్ కలిగిన హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి ఈ హోమోజీనియస్ ఫంక్షన్ ల ప్రాముఖ్యత ఏమిటి మనం దానిని తర్వాత స్లైడ్ లో చూస్తాము కాబట్టి ఈ ఆర్డర్ ఆధారంగా ఉదాహరణకు ఇక్కడ ఇది n లేదా ఇక్కడ ఇది 12 కాబట్టి ఈ n ఆధారంగా డెరివేటివ్ లను పొందడం కోసం మనం ఫార్ములాను కలిగి ఉండవచ్చు కాబట్టి హోమోజీనియస్ ఫంక్షన్ ల మీద ఆయిలర్ సిద్ధాంతం ను ఉపయోగిస్తాము మరియు అది z x y లో n వ ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్ అయితే ఈ పార్షియల్ డెరివేటివ్ లు ఎగ్జిస్ట్ అవుతాయని చెప్తుంది కాబట్టి మనం ఈ ఎక్స్ప్రెషన్ x∂z∂xy∂z∂y విలువను nz గా కలిగి ఉన్నాము కాబట్టి మనం దీనిని విడిగా లెక్కించాల్సిన అవసరం లేదు ఇది హోమోజీనియస్ ఫంక్షన్ అని మనకు తెలిస్తే x∂z∂xy∂z∂y విలువ nz అవుతుంది కాబట్టి z fx y హోమోజీనియస్ ఫంక్షన్ గా ఇవ్వబడింది కాబట్టి ఇది x y లలో n వ ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్ అయితే మనం దీనిని xng గా వ్రాయవచ్చు తర్వాత దీనిని x కి సంబంధించి అవకలనం చేయాలని మనకు తెలుసు కాబట్టి దానిని మనం ఆ విధంగా చేయవచ్చు ఇప్పుడు దీని యొక్క x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ ని తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఏమి పొందుతాము ఇప్పుడు మనం దీనిని అవకలనం చేయాలి ఇక్కడ మనం ప్రోడక్ట్ రూల్ ని ఉపయోగిస్తాము కాబట్టి xn యొక్క డెరివేటివ్ nxn 1 అవుతుంది మరియు ఈ g అంతే ఉంటుంది ప్లస్ ఇప్పుడు ఈ xn అలాగే ఉంటుంది మరియు ఇప్పుడు మనం ఈ g ను అవకలనం చేస్తాము అప్పుడు అది g అవుతుంది తర్వాత మనం yx ను x కి సంబంధించి అవకలనం చేస్తాము మరియు దాని విలువ yx2 అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో లో దీనిని కొంచెం సరళీకృతం చేస్తే మనం ∂z∂x ను nxn 1 gyx xn 2ygyxగా పొందుతాము తర్వాత y కి సంబంధించిన z యొక్క పార్షియల్ డెరివేటివ్ ని పొందడానికి మనం దీనిని y కి సంబంధించి అవకలనం చేయాలి కాబట్టి ఇక్కడ xn ను స్థిరాంకం గా తీసుకుంటాము తర్వాత మనం ఈ పదం ను అవకలనం చేయాలి కాబట్టి మనకు gyx ఉంది మరియు తర్వాత yx ను y కి సంబంధించి అవకలనం చేస్తే మనం 1x ని పొందుతాము అప్పుడు దాని విలువ xn 1gyx అవుతుంది ఇప్పుడు మనం ఈ రెండు పదాలను x మరియు y లతో గుణించి కలుపుతాము అంటే x∂z∂xy∂z∂y విలువను కనుక్కుంటాము ∂z∂x ను x తో గుణించడం వల్ల మనం nxn gyx xn 1ygyx ను పొందుతాము కాబట్టి x∂z∂x nxn gyx xn 1ygyxఅవుతుంది తర్వాత మనం y ను ∂z∂y తో గుణించడం వల్ల xn 1ygyx ను పొందుతాము ఇప్పుడు ఈ రెండు పదాలను కలపడం వల్ల x∂z∂xy∂z∂y విలువ nxn gyx xn 1ygyxxn 1ygyx అవుతుంది ఇక్కడ ఈ రెండు పదాలు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మనం nxn gyx ను పొందుతాము ఇక్కడ xn gyx అంటే z లేదా fx y కాబట్టి ఇది nz అవుతుంది ఇప్పుడు మనం మూడవ ప్రాబ్లం ను చూద్దాం ఇక్కడ మనకు u tan 1x3y3x yఅని ఉంది మరియు ఇప్పుడు మనం x∂u∂xy∂u∂y ని sin2x అని చూపిస్తాము మరియు ఈ సందర్భంలో ఇచ్చిన ఫంక్షన్ tan 1x3y3x yహోమోజీనియస్ ఫంక్షన్ కాదని గమనించాలి ఈ tan 1 కారణంగా మనం x పవర్ ను బయటకు తీసుకురాలేము మరియు మిగిలిన దానిని yxలలో రాయలేము కానీ మనం x3y3x y ని హోమోజీనియస్ ఫంక్షన్ గా గమనించాము కుడివైపున ఉన్న tan 1ని ఎడమ చేతి వైపుకు తీసుకువెళ్తే మనం tanu ని పొందుతాము మరియు మనం z ను tanu గా నిర్వచించవచ్చు కాబట్టి ఇప్పుడు మనం దీనిని ఉపయోగించుకుందాం కాబట్టి tanu x3y3x y అవుతుంది ఇప్పుడు ఈ z ఇక్కడ 2 వ ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం x2గా వ్రాయవచ్చు కాబట్టి కాబట్టి మనం లవం లోనుండి x3 ను మరియు హారం లో నుండి x ను కామన్ తీశాము కాబట్టి మనకు x2 ఉంది మరియు లవం లో 13మరియు హారం లో 1 yx ను పొందుతాము కాబట్టి ఇది రెండవ ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి మనం ఈ ఫంక్షన్ z పై ఆయిలర్ సిద్ధాంతాన్ని ఉపయోగించవచ్చు కాబట్టి ఆయిలర్ సిద్ధాంతాన్ని z tanu మీద వర్తింప చేయడం వల్ల మనం x∂z∂xy∂z∂y ను 2z గా పొందుతాము ఇక్కడ z tanu z u లలో ఉంది కాబట్టి x కి సంబంధించిన z యొక్క పార్షియల్ డెరివేటివ్ ∂z∂x విలువ see2u∂u∂x అవుతుంది కాబట్టి మనం ∂z∂x ను sec2u∂u∂x గా పొందుతాము అదే విధంగా మనం ∂z∂y ని see2u∂u∂y గా పొందుతాము కాబట్టి మనం x see2u∂u∂x see2u∂u∂y 2 tanu ని పొందుతాము ఈ రెండు పదాలలో sec2u ఉంది కాబట్టి దానిని కామన్ తీసి కుడి చేతి వైపుకు పంపిస్తాము కాబట్టి మనం x∂u∂xy∂u∂y ను 2tanusec2u గా పొందుతాము ఇప్పుడు see2u హారం లో ఉంది మరియు 1sec2u విలువ cos2u కాబట్టి ఇది 2 tanu cos2u అవుతుంది tanu ని sinucosu గా వ్రాయడం వల్ల ఇక్కడ మనం 2sinucosu cos2u ని పొందుతాము ఇక్కడ ఈ cosu క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనం 2 cosu sinu ని పొందుతాము ఇది sin2u అవుతుంది కాబట్టి మనం x∂u∂xy∂u∂y ని sin2u గా పొందాము ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ u హోమోజీనియస్ ఫంక్షన్ కాదు కానీ z tanu గా నిర్వచించడం వల్ల ఇది హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుంది ఇక్కడ tanu x3y3x y తర్వాత మనం z మీద ఆయిలర్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తాము ఇక్కడ z అంటే tanu అని గమనించండి తర్వాత మనం x మరియు y లకి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ లను ఇక్కడ లెక్కించాము తర్వాత మనం కోరుకున్న ఫలితాన్ని పొందుతాము కాబట్టి ఈ ఆయిలర్ ఫలితాల సాధారణీకరణ ప్రకారం ఇది ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ ల విషయంలో జరిగింది కానీ మనకు సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ల విషయంలో కూడా ఫలితాలు ఉన్నాయి మరియు అది దీని యొక్క కొనసాగింపు అవుతుంది ఇది ఏం చెప్తుందంటే ఫంక్షన్ ఉన్న డొమైన్ లోని అన్ని పాయింట్ల వద్ద x2 మరియు x కి సంబంధించిన z యొక్క సెకండ్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ ప్లస్ 2xy మరియు z యొక్క మిక్సిడ్ ఆర్డర్ డెరివేటివ్ ప్లస్ y2మరియు y కి సంబంధించిన z యొక్క సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ విలువ nz అవుతుంది కాబట్టి ఇది ఈ ఫలితం యొక్క సాధారణీకరణం ఇప్పుడు మనం దీని మీద ఒక ప్రాబ్లం ను చూద్దాం కాబట్టి మనం z ను xyfyxg గా కలిగి ఉన్నాం ఇప్పుడు మనం z కొరకు ఈ ఎక్స్ప్రెషన్ ను లెక్కించాలి z x y లలో హోమోజీనియస్ ఫంక్షన్ కాదు కాబట్టి మళ్ళీ మనకు అదే సమస్య ఎదురవుతుంది కానీ ఇక్కడ మొదటి పదం హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుంది మరియు రెండవ పదం కూడా హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం z u1u2 గా తీసుకున్నాం అంటే మొదటి పదాన్ని u1 గా మరియు రెండవ పదాన్ని u2 గా తీసుకున్నాం అంటే u1xyfyx మరియు u2 g అవుతాయి ఇక్కడ u1 రెండవ ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుంది ఎందుకంటే దీనిని మరలా మనం x2yxfyx గా వ్రాయవచ్చు కాబట్టి మనం yx లలో ఫంక్షన్ ను మరియు x2ను కలిగి ఉన్నాము అందువల్ల ఇది రెండవ ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుంది మరియు ఈ రెండవ కేస్ లో అంటే u2 gyx విషయంలో x లేదు కాబట్టి ఇది 0 వ ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్ అవుతుంది కాబట్టి మనం u1 ని రెండవ ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్ గా మరియు u2 ని 0 వ ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్ గా మరియు z ను u1u2 గా కలిగి ఉన్నాము కాబట్టి మనం ఆయిలర్ సిద్ధాంతాన్ని u1 మరియు u2 ల మీద అప్లై చేయవచ్చు ఎందుకంటే u1 మరియు u2 లు 2 మరియు 0 వ ఆర్డర్ కలిగిన హోమోజీనియస్ ఫంక్షన్ లు కాబట్టి u1మీద సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ థీరం అప్లై చేయడం వల్ల దాని విలువ 2u1 అవుతుంది ఇక్కడ n విలువ 2 కాబట్టి n 1 విలువ 1 అవుతుంది దీని ఆర్డర్ 2 కాబట్టి మనం n u1 ని 2 u1 గా పొందుతాము మరియు ఈ u1 విలువ మనకు xyfyx గా తెలుసు కాబట్టి మనం తరువాత ప్రతిక్షేపిస్తాము u2 0 వ ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్ కాబట్టి కుడి వైపున పదం n u2 విలువ 0 అవుతుంది ఇప్పుడు మనం ఈ డెరివేటివ్ లను లెక్కించకుండా నేరుగా ఈ రెండు ఎక్స్ప్రెషన్ లను కలిగి ఉన్నాము ఇక్కడ మనం ఆయిలర్ సిద్ధాంతాన్ని ఉపయోగించాము మరియు ఆ రెండింటినీ కలిపాము ఎందుకంటే మనం z పరంగా ఈ ఫలితాన్ని పొందాలనుకుంటున్నాము ఇక్కడ z u1u2 కాబట్టి ఈ రెండింటినీ కలిపితే మనకు x22u1u2x22xy2u1u2∂x∂yy22u1u2y22u10 అవుతుంది

ఇక్కడ z u1u2 మరియు u1 xyfyx కాబట్టి మనం x22zx22xy2z∂x∂yy22zy2 ని 2xyfyx గా పొందుతాము కాబట్టి ముగింపుకు వస్తే ఈరోజు మనం కాంపోజిట్ ఫంక్షన్ల అవకలనం ను నేర్చుకున్నాం z అనేది x y లలో ఫంక్షన్ అయి మరియు x మరియు y లు t లలో ఫంక్షన్లు అయినప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో మనం ఈ ఫార్ములా ద్వారా t కి సంబంధించిన z యొక్క డెరివేటివ్ ని నేరుగా లెక్కించవచ్చు x మరియు y లు u v లలో ఫంక్షన్లు అయిన సందర్భంలో మనం ఈ ఫార్ములా ద్వారా u మరియు v ల కి సంబంధించిన డెరివేటివ్ లను కనుగొనవచ్చు తర్వాత మనం హోమోజీనియస్ ఫంక్షన్ల కొరకు ఆయిలర్ సిద్ధాంతాన్ని నేర్చుకున్నాము z n వ ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్ అయితే ఈ సిద్ధాంతం ద్వారా x∂z∂xy∂z∂ynz అవుతుంది ఇక్కడ ఈ సిద్ధాంతం యొక్క సాధారణీకరణం కూడా ఉంది దాని నుండి మనం x22zx22xy2z∂x∂yy22zy2nz గా పొందుతాము ఇక్కడ z x y లలో n వ ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్ ఈ లెక్చర్స్ ను తయారు చేయడానికి మేము ఈ రిఫరెన్సు లను ఉపయోగించాం Glossary S Enlish word Typing in Telugu Telugu Meaning 1 Composite కాంపోజిట్ మిశ్రమ 2 Homogeneous హోమోజీనియస్ సజాతీయమైన 3 Equation ఈక్వేషన్ సమీకరణం 4 Expression ఎక్స్ప్రెషన్ వ్యక్తీకరణ 5 Exist ఎగ్జిస్ట్ ఉనికి 6 Numerator న్యూమరేటర్ లవం 7 Denominator డినామినేటర్ హారం